మీ అందరికీ నమస్తే ఇది ఫైనాన్షియల్ అకౌంటింగ్ పై మన రెండవ ఉపన్యాసం మీరు మొదటి ఉపన్యాసాన్ని ఆస్వాదించారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మొదటి ఉపన్యాసం కేవలం పరిచయ ఉపన్యాసం కాబట్టి మనము అకౌంటింగ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడంతో ప్రారంభించాము ఇంకా ఫైనాన్షియల్ కాస్ట్ మరియు మేనేజ్మెంట్ అకౌంటింగ్ వంటి వివిధ అకౌంటింగ్ శాఖల మధ్య తేడా ఏమిటో చూశాము ఆ తర్వాత మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమిటో చర్చించాము ఆర్థిక నివేదికలు ఎలా తయారు చేయబడతాయో మనం చూశాము ఈ నివేదికలు ప్రాథమికంగా విత్త చక్రం నుండి తయారు చేయబడతాయి కాబట్టి విత్త చక్రం అంటే ఏమిటో మనం ఈ స్లైడ్ లో చూడవచ్చు మీలో కొంతమందికి అకౌంటింగ్ పదజాలం బాగా తెలిసి ఉండవచ్చు కానీ నేను అకౌంటింగ్ తెలియని ఒక సాధారణ వ్యక్తికి అర్థం అయ్యేలా చెప్పదలుచుకున్నాను కాబట్టి దయచేసి కాస్త ఓపికగా ఉండండి మనం రాబోయే ఉపన్యాసాల్లో వివరంగా చూద్దాం ఇది ప్రారంభించడానికి ముందు మనం విత్త చక్రం అంటే ఏమిటో చూద్దాం ఇది ధనం సేకరణతో మొదలయి మరియు మరలా ధన రూపంలో పరివర్తన చెందుతుంది కాబట్టి సేకరణ మరియు వినియోగం యొక్క దశలో ఖర్చులు ఉంటాయి తరువాత వస్తువుల అమ్మకం ద్వారా ధన సేకరణ వలన ఆదాయాన్ని పొందడం జరుగుతుంది ఇప్పుడు ఈ విత్త చక్రం నుండి ప్రాథమిక ఆర్థిక నివేదికలు వెలువడతాయి కాబట్టి ఒక వైపు మనకు పి ఎల్ అంటాము గత ఉపన్యాసం లో మనం ముఖ్యమైన ఆస్తులు ఏమిటో చూశాము కాబట్టి మీరు మళ్ళీ ఆ స్లైడ్లను చూడవచ్చు మీకు ఇవన్నీ తెలుసని అనుకుంటున్నాను మొదటిది స్థిర ఆస్తులు దీనికి ఉదాహరణగా వ్యాపారానికి అవసరమైన మౌలిక సదుపాయాలను చెప్పవచ్చు కాబట్టి ఇది భూమి కావచ్చు భవనం కావచ్చు వాహనం కావచ్చు ఇది సాఫ్ట్వేర్ కావచ్చు పేటెంట్లు కావచ్చు ఇవన్నీ మీ స్థిర ఆస్తులు ఇక ఆస్తులు అంటే ఏమిటి విత్త చక్రంలో కదులుతున్న ఆస్తులను చర ఆస్తులుగా చెప్పవచ్చు ఇది సరుకు కావచ్చు మీకు రావలసిన రాబడులు కావచ్చు మీ చేత ఉన్న నగదు కావచ్చు మీకు రావలసిన ధనం కావచ్చు విద్యుత్ కార్యాలయంలో మీరు చేసిన ముందస్తు జమకావచ్చు ఇవన్నీ చర ఆస్తులలో చేర్చబడ్డాయి మానవ ఆస్తులు కూడా ముఖ్యమైనవి కానీ అది బ్యాలెన్స్ షీట్లో భాగం కాదు అప్పుడు అప్పుల వైపు మనకు మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి మొదటిది మూలధనం ఇది యజమానులు పెట్టిన ధనం ఇంకా రుణాలు ఉన్నాయి ఇది రుణదాతలు వివిధ రకాల రుణాలుగా పెట్టిన ధనం మరియు తరువాత మనకు ప్రస్తుత అప్పులు కూడా ఉన్నాయి ప్రస్తుత బాధ్యతలు మళ్ళీ విత్త చక్రం నుండి వస్తాయి ఉదాహరణకు సరఫరాదారులకు చెల్లించాల్సిన నగదు సరఫరాదారుల నుంచి కొన్ని వస్తువులు కొని వాటికి ధనం అప్పుడే చెల్లించనవసరం లేకపోతే అంత మొత్తం ప్రస్తుత అప్పు అవుతుంది అంతేకాక విద్యుత్ బిల్లు చెల్లించని ఎడల అది కూడా ప్రస్తుత అప్పు కిందకు వస్తుంది దీనినే మనం ఇంతకుముందు క్లుప్తంగా చూశాం మీరు స్లైడ్ యొక్క దిగువ భాగాన్ని పరిశీలిస్తే ఈ రెండు నివేదికల యొక్క ఉద్దేశ్యాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి బ్యాలెన్స్ షీట్ మీకు సంస్థ యొక్క ఆర్ధిక స్థితిని చూపిస్తుంది మరియు సంస్థ యొక్క లాభదాయకత గురించి P L ఖాతా వివరిస్తుంది ఇక మనకు బ్యాలెన్స్ షీట్ ఏమి చెబుతుందో ముందు చూద్దాం బ్యాలెన్స్ షీట్ ఒక సంవత్సరాంతంలో మీ ఆస్తులు లేక వనరుల యొక్క సంచిత స్థానాన్ని తెలియజేస్తుంది అలాగే అప్పులు లేదా నిధుల వనరుల యొక్క సంచిత స్థానాన్ని తెలియజేస్తుంది ఇది సంవత్సరాంతంలోనే కాదు నెల చివరలో కావచ్చు లేదా మూడు నెలల చివరలో కూడా కావచ్చు కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఇది సంచిత విలువలనే తెలియజేస్తుంది మీరు కొంత భూమిని 10 సంవత్సరాల ముందు కొనుగోలు చేసి దానిని అమ్మనంతవరకు అది ఈ రోజు బ్యాలెన్స్ షీట్లో కూడా కనిపిస్తుంది కాబట్టి మీ అన్ని ఆస్తులు మరియు అప్పులు అందులో కొనసాగుతాయి అలాగే మీరు 4 సంవత్సరాల క్రితం రుణం పొందినట్లయితే అది ఆ సమయంలో బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది మీరు ఇంకా తిరిగి చెల్లించనంత కాలం అది కూడా ఈ రోజు బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది కాబట్టి ఈ రుణం నాలుగేళ్ల క్రితం తీసుకోబడిందని మీరు చెప్పలేరు అది ఇప్పుడు మరచిపోతాం ఇప్పటి రుణం కాదు కదా అని చెప్పలేము ఎందుకంటే రుణం అప్పుడూ ఉంది ఇప్పుడూ ఉంది అది తీర్చే అంతవరకూ నేటి బ్యాలెన్స్ షీట్ లో కూడా చూపబడుతుంది అందుకే ఇది ఒక నిర్దిష్ట తేదీ నాటికి సంచిత విలువ అని పిలవబడుతుంది ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ మీకు ఒక నిర్దిష్ట త్రైమాసికానికి లేదా ఒక సంవత్సరానికి సంబంధించిన ఆదాయాలు మరియు వ్యయాల పనితీరును ఇస్తుంది కాబట్టి మీరు ఈ నెలలో ఏదైనా అమ్మకాలు చేసి దానివలన మీకు ఈ నెలలో లాభం లేదా నష్టం సంభవిస్తే అది ఈ నెలలో లాభం మరియు నష్టంగా వస్తుంది అంతేకానీ దానిని వచ్చే సంవత్సరంలో చూపించలేము అది ప్రస్తుతములో మాత్రమే చూపబడుతుంది కాబట్టి ఇది సంచిత పనితీరు కాదు ఇది పి ఎల్ ఖాతాలో చూపబడిన ఆ కాలానికి ఒక పనితీరు మాత్రమే మొదట్లో మనం చూసిన విధంగా మీ వనరులు మరియు మూలాలు బ్యాలెన్స్ షీట్ లో సరిపోలి ఉంటాయి కాబట్టి మీ బ్యాలెన్స్ షీట్ సరిగ్గా సరిపోతుంది కానీ కొంతకాలం వ్యాపారం చేసిన తర్వాత మీ వ్యాపార చక్రం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్ ఇంకా ఇరువైపులా సరిపోలి ఉంటుందా మీరు వ్యాపారంలో బాగా పని చేస్తున్నారని అనుకుందాం మీ ఆస్తులు నెమ్మదిగా పెరుగుతాయి కానీ అప్పులు పెరగవు ఇంకా చెప్పాలంటే తగ్గుతాయి అప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్ ఇరువైపుల ఉంటుందా ఇప్పుడు నేను తిరిగి స్లైడ్కు వెళుతున్నాను తద్వారా మీరు బ్యాలెన్స్ షీట్ యొక్క వీక్షణను కలిగి ఉంటారు కాబట్టి మీరు సాధారణంగా ఆస్తి వైపు చూడవచ్చు మీ వ్యాపారం బాగా జరుగుతుంటే మీ ఉత్పాదకాలు పెరుగుతాయి అప్పుడు మీ రాబడులు పెరుగుతాయి మీ నగదు పెరుగుతుంది ఇక అప్పుల వైపు మీరు రుణం తిరిగి చెల్లించు ట వలన రుణభారం తగ్గుతుంది మీరు మీ సరఫరాదారులకు లేదా ఉద్యోగులకు సకాలంలో చెల్లిస్తే మీ ప్రస్తుత అప్పులు కూడా తగ్గుతాయి కాబట్టి మీ ఆస్తులు పెరుగుతున్నా అప్పులు తగ్గుతున్నాయి అప్పుడు బ్యాలెన్స్ షీట్ ఇంకా సమానంగా ఉంటుందా మొత్తం ఆస్తులు మరియు అప్పులు సరిపోయే అవకాశం ఉందా మీరు ఏమనుకుంటున్నారు దీనిపై ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఆస్తులు లేదా అప్పులలో ఏదైనా అంశం తప్పిపోయిందా వాస్తవానికి చాలా ముఖ్యమైన అంశాన్ని నిల్వలు అని పిలుస్తారు దానిని మనము ఇంతకు ముందు చూపలేదు కాని మీ దృష్టిని దాని పైకి తీసుకురావడానికి నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పటినుండి 1 సంవత్సరం తరువాత మీరు ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో కొంత లాభం పొందారు దానిని యజమానులు తీసుకువెళతారు అది వారి లాభం వారు దానిని తీసివేయవచ్చు కాని ఎక్కువగా యజమానులు మొత్తం లాభాలను తీసివేయరు వారు కొంత డబ్బు తీసుకోవచ్చు మిగిలిన డబ్బు నిల్వలు రూపంలో వ్యాపారంలోనే ఉంచుతారు కావున ఆ నిల్వలు పెరుగుతూ ఉంటాయి ఇంకనూ ఆస్తులు కూడా పెరుగుతుంటాయి బాహ్య అప్పులు పెరగడం లేదు వాస్తవానికి అవి తగ్గుతున్నాయి ఈ ఆస్తులు మరియు అప్పుల తేడానే నిల్వల రూపంలో ఉంటుంది ఆరోగ్యకరమైన వ్యాపారంలో లాభం పెరుగుతూనే ఉంటుంది మరియు అది నిల్వల రూపంలో బ్యాలెన్స్ షీట్లో ఇమిడి ఉంటుంది ఇప్పుడు మీకు బ్యాలెన్స్ షీట్ అధ్యయనం చేయడానికి సమయం లేదని అనుకుందాం ఒక సంస్థ యొక్క పాత బ్యాలెన్స్ షీట్ ను పరిశీలించి నిల్వల పరిస్థితిని చూడండి నిల్వల ధనం యొక్క విలువ ఎక్కువగా ఉంటే అది వెంటనే మీకు స్థిరమైన ప్రాతిపదికన లాభాలను ఆర్జించగల కంపెనీ అని అని మనకు చెబుతోంది ఎందుకంటే P L మనకు 1 సంవత్సరానికి పొందగలిగే లాభాన్ని తెలియజేస్తుంది కానీ అది ఆ సంవత్సరానికి మాత్రమే అయినప్పటికీ అది మొత్తం లాభం నిల్వలలో జతచేయబడుతోంది చాలా సంవత్సరాలుగా ఆర్జించిన లాభం నుంచి యజమానులు వారి లాభం తీసుకోగా మిగిలింది నిల్వలుగా చెప్పవచ్చు ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది ఎందుకంటే దీనివలన సంస్థ చాలాకాలం మంచి ఆర్థిక స్థితిని కలిగి ఉంటుందని అర్థం ఇప్పుడు ఏమి జరుగుతుందంటే మీకు మంచి నిల్వలు ఉంటే కంపెనీ సులభంగా విస్తరించవచ్చు వారు కొత్త రుణాలు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేదు వారు ఆ డబ్బును వారు కోరుకున్న దేనికైనా ఖర్చు చేయవచ్చు మరియు సంస్థ చాలా ఆరోగ్యంగా వృద్ధి చెందుతుంది ఇప్పుడు మరోసారి నేను ఆర్థిక స్థితులను సంగ్రహించాను కాబట్టి బ్యాలెన్స్ షీట్ సంవత్సర చివరలోనే కాదు ఎప్పుడైనా తయారుచేయబడవచ్చు కానీ అది మీకు ఆ రోజు సంస్థ యొక్క పరిస్థితిని చెబుతుంది మరియు P L ఖాతా సాధారణంగా ఒక నిర్దిష్ట కాలం ముగింపు సమయంలో తయారు చేసి సమర్పించబడుతుంది ఇది మీ కోసం బ్యాలెన్స్ షీట్లోని అంశాలను మరోసారి సంగ్రహిస్తోంది కాబట్టి మీకు అప్పులు ఉన్నాయి ఇప్పుడు నేను దానిని యజమానుల యొక్క నిధిగా చెప్పాను ఇప్పుడు యజమానుల నిధి గా చెప్పుకున్నాము కాబట్టి ఈ రెండు అంశాలను కలిపి అంటే మూలధనం మరియు నిల్వలను యుయజమానుల నిధి అంటారు ఇప్పుడు మీరు మూలధనాన్ని ఎలా నిర్వచించాలి మీరు గుర్తుచేసుకుంటే యజమానులు పెట్టిన డబ్బు ఇక్కడ మూలధనం అని చూశాము వ్యాపారం లాభాలను ఆర్జిస్తుంది మరియు దానిని యజమానులకు నిల్వల రూపంలో ఇస్తుంది బ్యాలెన్స్ షీట్ యొక్క అప్పు వైపు ఉండే మొదటి అంశం యజమానుల నిధిగా పిలువబడే మూలధనం మరియు నిల్వలు ఇక రెండవ అంశం దీర్ఘకాలిక అప్పులు నుండి కొన్ని అప్పులు ఉత్పన్నమవుతాయని మనము చూశాము వాటినే ప్రస్తుత అప్పులు అంటాము ఆ అప్పులు 1 సంవత్సరం వ్యవధిలో చెల్లించబడాలని ఉద్దేశించినట్లయితే దానిని ప్రస్తుత అప్పుగా పిలుస్తారు కాబట్టి మనము రెండు మూడు ఉదాహరణలను చూశాము ఇంకొక ఉదాహరణ ఆలోచించగలరా మీ వద్ద ఉద్యోగులు ఉంటే నెల చివరిలో జీతం చెల్లించాలి కానీ మీరు ఆ జీతం చెల్లించకపోతే ఇంకా చెల్లించని జీతం మొత్తాన్ని ప్రస్తుత అప్పుగా పిలుస్తారు మరికొన్ని ఖర్చులు ఉన్నాయని అనుకుందాం అది కార్యాలయ ఖర్చులు అని అనుకుందాం మీరు ఇంకా వాటిని చెల్లించలేదు అది కూడా ప్రస్తుత అప్పు అవుతుంది కాబట్టి 1 సంవత్సరం వ్యవధిలో చెల్లించాల్సిన అన్ని అప్పులను ప్రస్తుత అప్పు అంటాము 1 సంవత్సరంలో చెల్లించాల్సిన ఉద్దేశ్యం లేని అన్ని అప్పులను దీర్ఘకాలిక అప్పులు అంటాము ఈ ప్రస్తుత అప్పు మరియు దీర్ఘకాలిక అప్పు కలిపి బాహ్య అప్పులు అని కూడా అంటారు ఇప్పుడు మనం ఇప్పటికే చర్చించిన స్థిరమైన ఆస్తి ఇప్పటికీ మనం వాటి గురించి చర్చించాం ఇక చర ఆస్తులు అంటే ఏమిటంటే వేటినైతే మనం 1 సంవత్సరం లోపు ధనంగా మార్చగలమో వాటిని మరియు 1 సంవత్సరంలోపు మనకు రావలసిన ధనాన్ని కూడా చర ఆస్తులు అని చెప్పవచ్చు ఇది వ్యాపార చక్రం నుంచి రాదు ఒక సంవత్సరానికి మించి ఉండే ఆస్తులను దీర్ఘకాలిక ఆస్తులు అంటారు కావున ఆస్తులను స్థిర చర ఆస్తులుగా చెప్పవచ్చు ప్రస్తుత ఆస్తులు చివర్లో ఉంటాయి దీర్ఘకాలిక ఆస్తులలో చర ఆస్తులు మరియు దీర్ఘకాలిక పెట్టుబడులు ఉంటాయి ఇప్పుడు దీర్ఘకాలిక పెట్టుబడి అంటే ఏమిటి ముందు పెట్టుబడి అంటే ఏమిటి ఇంతకు మునుపు బ్యాలెన్స్ షీట్ లో పెట్టుబడుల గురించి ప్రస్తావించలేదు అక్కడ స్థిర చర ఆస్తుల గురించి మాత్రమే చూశాం ఎందుకంటే అది వ్యాపార చక్రం నుంచి ఉద్భవించే బ్యాలెన్స్ షీట్ కానీ మీరు వ్యాపారం వెలుపల కొంత ధనాన్ని పెట్టుబడిగా పెడితే ఆ ధనాన్నిపెట్టుబడి అంటారు వ్యాపారం వెలుపల వుంచి 1 సంవత్సరానికి పైగా కొనసాగే ధనాన్ని దీర్ఘకాలిక పెట్టుబడి అంటారు ఉదాహరణ మీరు బ్యాంకు ఖాతాలో కాక బ్యాంకులో 1 సంవత్సరానికి పైగా ఉంచిన ఫిక్స్డ్ డిపాజిట్ కానీ మీ 2 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ దీర్ఘకాలిక పెట్టుబడి అవుతుంది ఇదే కాక మీరు ఇతర కంపెనీలలో షేర్లుగా పెట్టుబడి పెడితే అది కూడా దీర్ఘకాలిక పెట్టుబడి అవుతుంది ఇదే కాక మీ వ్యాపారం వెలుపల ఉంచిన దీర్ఘకాలిక పెట్టుబడులను కూడా దీర్ఘకాలిక ఆస్తులకు ఉదాహరణగా చెప్పవచ్చు కాబట్టి ఇవే బ్యాలెన్స్ షీట్లోని అప్పులు మరియు ఆస్తుల క్రింద ఉండే ముఖ్యమైన అంశాలు ఇప్పుడు మనం తదుపరి ఉపన్యాసములో బ్యాలెన్స్ షీట్ మరియు P L అకౌంట్ గురించి చర్చించబోయే తదుపరి అంశానికి వస్తాము కాని ముందు మీకు ఈ సమాచారం ఎక్కడ నుండి వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ సమాచారానికి ఉత్తమ వనరు వార్షిక నివేదిక ఎందుకంటే ప్రతి సంస్థ వార్షిక నివేదికతో వస్తుంది మరియు ఆ వార్షిక నివేదికలో ఆర్థిక నివేదికలు ఉంటాయి బ్యాలెన్స్ షీట్ మొదలైనవి ఉంటాయి ఇంకా నిర్వహణ చర్చలు మరియు విశ్లేషణ కూడా ఉంటుంది సంవత్సరానికి రూపాయలు 60 లక్షలకు పైగా వేతనం పొందుతున్న ఉద్యోగుల జాబితా ఒకటి ఉంటుంది మరియు మీలో కొందరు మీ పేరు కూడా 60 లక్షలకు పైగా సంపాదించే వారి జాబితాలో ఉండాలి అని కోరుకుంటున్నారు అనుకుంటాను అయితే ఈ వ్యక్తులు ఎవరు వారి అర్హతలు మరియు అనుభవం ఏమిటి అని అక్కడ ఇవ్వబడిన జాబితా చెబుతుంది కాబట్టి ఈ వార్షిక నివేదిక ప్రామాణీకరించిన పత్రం మరియు ఏదైనా అభ్యాసకుడికి చాలా ఉపయోగకరమైన పత్రం మీకు ఇక్కడ ఆర్థిక నివేదికలు లభిస్తాయి నేను మీకు చెప్పదలచుకున్నది ఏమిటంటే మీలో ప్రతి ఒక్కరూ సంస్థ యొక్క వార్షిక నివేదికను డౌన్లోడ్ చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను ఇది మీకు ఉచితంగా లభిస్తుంది దయచేసి మీరు ఒక కంపెనీ యొక్క వార్షిక నివేదికను డౌన్లోడ్ చేసుకోండి మరియు చదవండి ఎందుకంటే రాబోయే ఉపన్యాసాలలో బ్యాలెన్స్ షీట్ P L ఖాతా నగదు ప్రవాహక నివేదిక మరికొన్ని అవసరమైన అంశాలను గురించి చర్చించబోతున్నాం అవి ఆర్థిక నివేదికల తయారీకి ఉపయోగపడతాయి మీ వార్షిక నివేదిక ద్వారా మీ స్వంత సంస్థ యొక్క బ్యాలెన్స్ షీట్ మరియు P L ఖాతాను చూడండి మీ స్వంత అంటే నిజంగా మీ సొంతం కాకపోవచ్చు కానీ దానిని మీ కంపెనీగా పరిగణించి ఇప్పటి నుండి అధ్యయనం చేయడం ప్రారంభించండి అందుకోసమే వార్షిక నివేదిక అంటే ఏమిటి అని నేను మీకు వివరించాను రాబోయే ఉపన్యాసాలలో మనం వివిధ ఆర్థిక నివేదికల గురించి చూద్దాం మీకు రెండవ ఉపన్యాసం నచ్చిందని నేను నమ్ముతున్నాను ఇది కొంచెం తక్కువ కానీ మూడవ ఉపన్యాసం నుంచి మనము అన్ని ఆర్థిక నివేదికల గురించి సాంకేతిక వివరాల్లోకి వెళ్తాము చాలా ధన్యవాదాలు మరియు నమస్తే